డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చదువుకున్నాం ఇది ఈ శ్రేణిలో రెండవ అంకం మనం ఒక మంచి రిలేషనల్ డిజైన్ లక్షణాల గురించి చదివాం అందువల్ల ఫంక్షనల్ డిపెండెన్సీల చేయడం మరియు ఫంక్షనల్ డిపెండెన్సీల యొక్క సిద్దాంతాన్ని మరింత లాంఛనప్రాయం గా పరిచయం చేస్తాం పై చిత్రంలో చూపించిన రెండు విషయాలను గురించి మనం ఇపుడు మాట్లాడుకుందాం కాబట్టి ఇపుడు మనం ఫంక్షనల్ డిపెండెన్సీ ఆధారంగా ఏ విధంగా రిలేషన్లను విడగొడతామో చూద్దాం రిలేషన్స్ యొక్క ఫస్ట్ నార్మల్ ఫాం లోని అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ లని తృప్తి పరచ గలగాలి F లోని అన్నింటిని రిలేషన్ అనేది తృప్తి పరచగలగాలి ఇపుడు నెను ఒక డిపెండెన్సీనీ α → β రిలేషన్లో గుర్తిస్తే α అనేది రిలేషన్ R కి ఉప సమితి అంటే α R అలాగే β అనేది రిలేషన్ R కి ఉప సమితి అంటే β R మనం గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే ఫంక్షనల్ డిపెండెన్సీ క్లోజర్ సెట్ లోని ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది అయితే ట్రివియల్ ని కలిగి ఉండాలి అంటే ఎడమ చేతి వైపు ఉన్న రిలేషన్ α అనేది సూపర్ కీ ని కలిగి ఉండాలి పైన చెప్పిన విధంగా ఒక రిలేషన్ స్కీమా పాటిస్తే దానిని బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను సంతృప్తి పరిచింది అంటాం కాబట్టీ మనం ఇదివరకే inst dept యొక్క స్కీమా ని కలిగి ఉండాలి పై రెండింటినీ inst dept రిలేషన్ తృప్తి పరచడం లేదు కావున ఇది బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను తృప్తి పరచడం లేదు అని చెప్పవచ్చు కాబట్టి బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ఉంది కాబట్టి మనం ఇది BCNF ను తృప్తి పరచడం లేదు అని చెప్పవచ్చు అప్పుడు మనం పై రిలేషన్ను రెండుగా విడగొడితే అందులో ఒకటి α U β అంటే α β ల యొక్క యూనియన్ మరియు R నుంచి β α చేయటం అంటే β α ల మధ్య వచ్చిన బేధాన్ని R నుంచి తొలగించటం ఫలితంగా వచ్చిన రిలేషనల్ స్కీమా బాయిస్ కోడ్ నార్మల్ ఫాం ను తృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు ఇపుడు ఒక ఉదాహారణను పరిశీలిస్తే α అనేది డిపార్ట్మెంట్ నేమ్ అనుకుందాం β అనేది అనే ఆపరేషన్లతో మారుస్తాము β α లో డిపార్ట్మెంట్ అనేది బిల్డింగ్ మరియు బడ్జెట్ లో లేదు అని గమనించవచ్చు కాబట్టి ఇపుడు inst dept లో బిల్డింగ్ మరియు బడ్జెట్ అనేవి R లో నుంచి తీసివేస్తే మనకు మిగిలినవి ఐడి నేమ్ శాలరీ మరియు డిపార్ట్మెంట్ నేమ్ మిగిలి ఉన్నాయి ఇపుడు మనకు ఇంకొక స్కీమా ని కలిగి ఉంది కావున అది BCNF ను తృప్తి పరుస్తుంది అలాగే R2 స్కీమాలో ఐడి అనేది కీ ని కలిగి ఉంది కనుక ఇది కూడా BCNF ను తృప్తి పరుస్తుంది కాబట్టి ఇపుడు ఇంతకు ముందు అసలైన స్కీమా అనేది BCNF ను ఫంక్షనల్ డిపెండెన్సీ ను మరియు ఫంక్షనల్ డిపెండెన్సీ ను తగ్గించటం వలన మనం BCNF ను తృప్తి పరిచే విధంగా చేయగలిగాం అట్లాగే మనం ఆ ప్రక్రియ ఏ విధంగా చేయగలిగామో చిత్రంలో చూడవచ్చు స్కీమా ను నార్మల్ ఫాం గా మార్చే ఇది ఒక సాధారణ ప్రక్రియ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఫంక్షనల్ డిపెండెన్సీలతో ఆపరేషన్ను ఉపయోగించవలసి ఉంటుంది మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే విడగొట్టి డిజైన్ చేసే ముందు డిపెండెన్సీ అనేవి వ్యక్తిగత రిలేషన్ల మీద మాత్రమే పరీక్షించే విధంగా చేయటం అలాగే అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీలు తృప్తి పరిచే విధంగా ఉండాలి కాబట్టి మనం రిలేషన్ను ఎన్ని భాగాలుగా విభజిస్తే అన్ని స్కీమాలు అంటాము ఎందుకంటే నిజంగా మనము సమర్థవంతం గా కంప్యూట్ చేయగలము కనుక ఈ డిపెండెన్సీ ప్రిసర్వింగ్ ఇప్పుడు మనం దీని గురించి చదువుకుందాం థర్డ్ నార్మల్ ఫాం లోని ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీని తృప్తి పరచాలి చెప్పబోవు కండీషన్ లో ఏది తృప్తి పరచిన అది థర్డ్ నార్మల్ ఫాం లో ఉంది అని చెప్పవచ్చు కండీషన్లు ఏమిటంటే α → β అనేది ట్రివియల్ కండీషన్ కలిగి ఉంటే అది BCNF అని అంటాం లేదా α R అనే రిలేషన్ లో సూపర్ కీ ని కలిగి ఉంటే దానిని BCNF తృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు లేదా β α అంటే రిలేషన్ R లోని ప్రతి ఆట్రిబ్యూట్ కుడి చేతి వైపు నుండీ ఎడమ చేతి వైపు నుండి తీసివేయగ ఎడమ వైపు మిగిలిన ఆట్రిబ్యూట్స్ కాండిడేట్ కీ ని కలిగి ఉంటాయి పై చర్చ లో మనం గమనింఛాల్సింది ఏమిటంటే ఒక రిలేషన్ BCNF లో ఉంది అంటే అది తప్పకుండా థర్ నార్మల్ ఫాం లో ఉంది అని గ్రహించవచ్చు ఒక వేళ రిలేషన్ గురించి తెలుసుకుందాం కావున నార్మలైజేషన్ ఈ ప్రక్రియ వలన ఒక మంచి స్కీమా ను పొందవచ్చును ఈ విడగొట్టటం అనేది మనకు లాస్లెస్ జాయిన్ ఇవ్వగలగాలి అలాగే నేను ఈ విడగొట్టిన రిలేషన్ల నుంచి తిరిగి మనం ఒరిజినల్ రిలేషన్ పొందగలగాలి అలాగే విడగొట్ట బడీన రిలేషన్లు అనేవి ఎలాంటి డిపెండెన్సీ ని కలిగి ఉండకూడదు ఇదే మన ముందున్న ముఖ్య లక్ష్యం కాబట్టి మనం BCNF లోకి ఎలా తృప్తిపరచాలో చూసాం ఇపుడు మనకు BCNF అనేది సంపూర్ణంగా సంతృప్తి పరుస్తుందా లేదా అనేది ఇపుడు చూద్దాం కాబట్టి ఇపుడు రిలేషనల్ స్కీమా ను ఒకసారి గమనిస్తే ఇది ఒక పర్సన్ యొక్క ఐడి చైల్డ్ నేమ్ మరియు ఫోన్ నెంబరు మరియు సహజంగా ఇన్స్ట్రక్టర్ కు ఒకటి కంటే ఎక్కువ ఫోన్ లు ఉండవచ్చు మరియు అనేకమంది చిల్డ్రన్ ఉండవచ్చు అందువల్ల ఇవన్నీ కూడా ఒకే ఇన్స్ట్రక్టర్ కు చెందినప్పటికీ మీరు చూడవచ్చు అతను సహజంగా ఇద్దరు చిల్డ్రన్స్ చూడవచ్చు మరియు ఇక్కడ ఇది ఉంది ఇది ఇక్కడ ఉంది అలాగే రెండు వేర్వేరు ఫోన్ నంబర్లను కలిగి ఉంది కాబట్టి మనకు నాలుగు కాంబినేషన్స్ వచ్చే సంభావ్యత ఉంది కాబట్టి పైన చూపించిన రిలేషన్ ని కలిగి ఉండటం జరిగింది ఇక్కడ ఒకే డేటాను చాలా సార్లు పొందుపర్చటం జరిగింది కాబట్టి దీని పరిణామం ఏమిటంటే ఇన్సర్షన్ అనామలీ కష్ఠతరంగా మారుతుంది కాబట్టీ రిడండెన్సీ వల్ల అనామలీ కి దారితీస్తుంది దీనికన్న స్కీమాను ఆర్థోగోనల్ గా విడగొట్టడం మంచిది అపుడు మనం చైల్డ్ విషయాన్ని ఐడి తో ఒక రిలేషన్ ను మరియు ఐడీ ఫోన్ నంబర్ తో మరొక రిలేషన్ గా విడగొట్టిబడింది అందువల్ల ఒకవేళ నేను అలా చేసినట్లయితే అప్పుడు నేను ఈ విధంగా డీకంపోజ్ చేయగలను ఒకవేళ నేను దానిని డీకంపోజ్ చేసినట్లయితే ఈ ఎంట్రీ లను పొందుతాము మరియు మనము లాస్లెస్ జాయిన్ చేయటం ద్వారా ఇన్ఫర్మేషన్ ని తిరిగి పొందగలుగుతాము BCNF అనేది కూడా ఖచ్చితమైన డిజైన్ ను ఇవ్వలేదని మనం గ్రహించాం కావున మనకు వేరే ఏ నార్మల్ ఫాం అయితే BCNF నార్మల్ ఫాం ను మెరుగుపరుస్తుందో ఆ నార్మల్ ఫాం గురించి చదువుకుందాం ఇపుడు మనం విడగొట్టబడిన రిలేషన్ను థర్డ్ నార్మల్ ఫాంగురించి మరింత విపులంగా చదువుకుందాం కాబట్టి ఇపుడు మనం ఫంక్షనల్ డిపెండెన్సీ వచ్చే విధంగా విడగొడుతూ మరియు అవి BCNF మరియు 3 NF లు సంతృప్తి పరిచే విధంగా అల్గారిథం ను డెవలప్ చేయాలి అలాగే ఈ విడగొట్టడం వలన రిలేషన్లపై డిపెండెన్సీ లు ఉన్నాయా లేదా అనేది కూడా పరీక్షించాలి అందువల్ల వేగంగా రీక్యాప్ చేయడం కొరకు ఫంక్షనల్ డిపెండెన్సీల యొక్క క్లోజర్ సెట్ ని మేం ఇప్పటికే పరిచయం చేశాం అన్ని ఆధారపడే వాటిని తార్కికంగా సూచిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఖచ్చితంగా ఒక సెట్ ఇవ్వబడింది నేను ఒక సెట్ యొక్క ఈ క్లోజర్ ను ఎలా కంప్యూట్ చేయగలను కాబట్టి మనం ఫంక్షనల్ డిపెండెన్సీ యొక్క క్లోజర్ సెట్ అపుడు γ α → γ β అనేది సులభంగా చూడవచ్చు ఎందుకంటే α → β అంటే దాని అర్థం α లోని ప్రతి రెండు టపుల్స్ ని గమనించవచ్చు అది if α → β and β → γ then obviously α → γ కాబట్టి పైన చెప్పబడిన పునాది నియమాలు మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ క్లోజర్ సెట్ ను పరీక్షించడానికి ఉపయోగపడతాయి ఈ నియమాలు మనం ఎంతగా అర్థం చేసుకుంటే మనం సిద్దాంతాన్ని అంత బాగా అర్థం చేసుకుంటాం ఈ నియమాలు అనేవి పరిపూర్ణతను తీసుకువస్తాయి ఈ నియమాలు ఎన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ లు సాధ్యమవుతాయో అన్ని గుర్తించడానికి దోహదపడతాయి ఫంక్షనల్ డిపెండెన్సీ జనరేట్ చేయవు అనేది తప్పు అని మనకు తెలుస్తుంది మనం ఎంతవరకు ఈ నియమాలను గుర్తుంచుకొని వాడతామో అంతవరకు మనం ఫంక్షనల్ డిపెండెన్సీలను మనం సందర్భబద్దంగా ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి మనం ఎప్పుడైతే ఫంక్షనల్ డిపెండెన్సీ ను చూడవచ్చు ఇక్కడ ఈ సెట్ లో మనకు ఆరు ఫంక్షనల్ డిపెండెన్సీ లను చూడవచ్చు ఉదాహారణకు మనం A→ B మనం B→ H చూడవచ్చు ట్రాన్సివిటి కారణంగా మనకు A → H వస్తుంది కాబట్టి అక్కడ క్లోజర్ ఉండాలి

అలాగే మనకు A→C రిలేషన్ను అప్లికేషన్ల ద్వార పొందవచ్చు కాబట్టిమనం ఫంక్షనల్ డిపెండెన్సీ క్లోజర్ని ఫంక్షనల్ డిపెండెన్సీలతో పరీక్షించడం మొదలు పెడదాం ఈ క్లోజర్ సెట్ లో అన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ లు అన్ని కలిగి ఉండాలి కావున F అనే క్లోజర్ సెట్ లో కచ్చితంగా F అనే డిపెండెన్సీలు కలిగి ఉండాలి ఇపుడు మనం F లోని ఒక డిపెండెన్సీ F తో మొదలు పెడదాం F లో ఉన్న ప్రతి డిపెండెన్సీ ని పరీక్షించి మళ్ళీ F లోకి పంపించడం జరుగుతుంది ఇపుడు వాటి మీద రిఫ్లెక్సివిటి మరియు అగ్మెంటేషన్ నియమాలను అనుకరిస్తే మనకు వచ్చిన ఫలితాలను తిరిగి F లోకి పంపిస్తాం ఒకే ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఎన్నిసార్లు అయిన అల్గారిథం లోనికి పంపించవచ్చు F అనేది ఒక సెట్ ఇది సహజంగానే డూప్లికేట్ వ్యాల్యూస్ తొలగిస్తుంది రిఫ్లెక్సివిటీ F లో కలుపుతాం ఇక్కడ మనం గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఎంత ఎక్కువగా ఫంక్షనల్ డిపెండెన్సీలను కలుపుతామో అంత సమర్థవంతంగా మనం ఆర్మ్స్ట్రాంగ్ ఆంక్సియోమ్ నియమాలను ఉపయోగించగలుగుతాం అలాగే మనం కొత్త డిపెండెన్సీలను కలుపుతూనే ఉంటాం కాని మనకు ఇక డిపెండెన్సీ పై ఎలాంటి మార్పు చేయలేం అనే ఒక సందర్భం వస్తుంది అప్పుడు మనం మన లక్ష్యాన్ని చేరుకున్నట్టే ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ క్లోజర్ సెట్ అనేది మనకు చివరిగా లభించే ఫలవంతమైన సెట్ మనం ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ ఆంక్సియోమ్ నియమాలలో ఇంకొకటి గమనించాలి అది ఏమిటంటే ఈ నియమాలను కొత్తగా మనకు కావలసిన నియమాలుగా ఉత్పన్నం చేయవచ్చు కొన్ని ఉదాహారణలను పై చిత్రంలో మనం గమనించవచ్చు ఒక వేళ α → β కలిగి ఉంటే మరియు α → γ లను కలిగి ఉంటే అది కచ్చితంగా α → γβ ను కలిగి ఉంటుంది దీనినే మనం యూనియన్ సెట్ అని అంటాం కాబట్టి ఒకవేళ మనకు రెండు ఫంక్షనల్ డిపెండెన్సీ లు ఎడమ వైపు ఒకే సెట్ ఆట్రిబ్యూట్స్ ఉంటే అపుడు మనం యూనియన్ వాడి కుడీవైపు ఉన్న ఆట్రిబ్యూట్స్ ను కలపవచ్చు కాని మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ ని కలిగి ఉంటాం ఇది ట్రివియల్ డిపెండెన్సిని కలిగి ఉంటుంది ఒకవేళ α → β γ అయితే అపుడు α → β మరియు α → γ గా చెప్పవచ్చు ఈ ప్రక్రియ ను డీకంపొజిసన్ అంటారు యూనియన్ సైడ్ ఉన్న రిలేషన్ చేస్తే అపుడు నాకు β γ వస్తుంది ఇపుడు ఈ రెండింటిని కలిపితే ట్రాన్సిటివిటి పరంగా నాకు α γ → δ వస్తుంది కాబట్టి దీనినే సూడో ట్రాన్సిటివిటి ను కలుపుతున్నాం తరచుగా మనం ఇలాంటి ఉత్పన్న నియమాలను వాడుతూ మనం క్లోజర్ సెట్ ను తృప్తి పరిచేలా చేయవచ్చు కాబట్టీ ఇచ్చిన ఆట్రిబ్యూట్ల ను ఏర్పాటు చేస్తాం ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ కి సంబంధించిన రెండవ భావన మనం ఫంక్షనల్ డిపెండెన్సీ యొక్క క్లోజర్ సెట్ ను ఎలా పరీక్షిస్తామో చూద్దాం ఇక్కడ మనకు ఒక సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్లను కలిగి ఉన్నాం అలాగే ఫంక్షనల్ డిపెండెన్సీ క్లోజర్ సెట్ F లో ఫంక్షనల్ డిపెండెన్సీలు F ను కూడా కలిగి ఉన్నాం క్లోజర్ సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ ను αF అనే ఫంక్షనల్ డిపెండెన్సీ లను కలిగి ఉంటే ఆనిని α తో సూచిస్తాం ఇపుడు మనకు క్లోజర్ సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ ను α ను కలిగి ఉన్నాం అలాగే ఫంక్షనల్లి డిటర్ర్మైన్డ్ ఆట్రిబ్యూట్ల సెట్ α అనే ఫంక్షనల్ డిపెండెన్సీలను కలిగి ఉన్నాయి అలాగే ఫంక్షనల్లీ డెటర్మైన్డ్ ఆట్రిబ్యూట్ సెట్లను α తో సూచిస్తే ఇది ఫంక్షనల్ డిపెంఎన్సీ సెట్ యొక్క మెంబర్ దీనిని α సూచిస్తాం కాబట్టి చెప్పబోవు చిన్న అల్గారిథం మనకు క్లోజర్ సెట్కు సబ్ సెట్ అయితే అపుడు దానిని ఈ నొటేషన్ α→ β తో సూచిస్తాం ఎందుకంటే రిజల్ట్ అనేది α యొక్క ఫంక్షనల్ ఇటర్మైన్డ్ ఆట్రిబ్యూట్ల సెట్ కాబట్టి β అనేది రిజల్ట్ యొక్క సబ్ సెట్ అపుడు తప్పకుండా α→ β మరియు β→γ అనేవి ట్రాన్సిటివిటి వలన కంబైన్డ్ అవుతాయి కాబట్టి మనకు α→γ అనేది ముందే తెలుసు ఒకవేళ ఫంక్షన్ α→γ అయితే అపుడు అది తప్పకుండా రిజల్ట్ కు సంబంధం కలిగి ఉంటుంది పై స్టేట్మెంట్ ద్వారా మనకు తెలిసేది ఏమంటే α γ లను రిజల్ట్ కు కలపమని ఈ క్రియ అనేది ఫంక్షనల్ డిపెండెన్సీలను తృప్తి పరిచేంత వరకు చేస్తూ ఉండాలి ఒకవేళ రిజల్ట్ లో ఎలాంటి మార్పు లేకుంటే అపుడు ఫంక్షనల డిపెండెన్సీల ఇటరేషన్నుమనకు లభించిందని చెప్పవచ్చు ఇపుడు ఈ క్లోజర్ ని తీసుకొని ఉదాహరణ ద్వారా వివరిద్దాం కాబట్టి ఇపుడు మనం AG యొక్క క్లోజర్ ఆట్రిబ్యూట్ సెట్ ను పొందడానికి ప్రయత్నిద్దాం AG లో మొదటగా AG మాత్రమే ఉంది ఎందుకంటే A→C C అనేది అదే ఇటరేషన్ లో కలిగి ఉంది ఒక వేళ నేను A→B రిలేషన్లో చూస్తే B అనేది ఒక ఇటరేషన్ తర్వాత ఇటరేషన్లో పాల్గొంటుంది నాకు రిజల్ట్ వచ్చేసి ABCG గా ఉంది ఒక వేళ ABCG అనేది అంతకుముందే ఉంది అనుకుంటే మనం తర్వాతి ఇటరేషన్ కొరకు వేచు చూస్తున్నాం అనుకుందాం అపుడు CG→H కావున H అనేది సెట్ లోకి వస్తుంది ఎందుకంటే CG అనేది ఆ క్షణంలో I కి సబ్ సెట్ ఈ ఉదాహరణ లో అన్ని ఆట్రిబ్యూట్లు పొందు పరచబడ్డాయి ఇది మనకు AG యొక్క ఇంకొక బై ప్రొడక్ట్ గా ఇవ్వబడుతుంది అనగా AG అనేది కీ ని కలిగి ఉంటుంది అది AG→ABCGHI కాబట్టి AG అనగా అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటంటే AG→ABCGHI ఈ క్లోజర్ సెట్ లో చాలా విలువైన సమాచారం ఉందని మనం చూద్దాం కాబట్టి పై చిత్రం ఆధారంగా మనం AG అనేది కాండిడేట్ కీ నా కాదా అని తెలుసుకోవచ్చు కాబట్టి ఆట్రిబ్యూట్ క్లోజర్లను పరీక్షించడానికి ఉపయోగిస్తాం ఎందుకంటే ఒకవేళ α → β ఫంక్షనల్ డిపెండెన్సీలను తృప్తి పరుస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే α లోని సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్లను పరీక్షించడం అనగా α ను పరీక్షించడం అలాగే β అనేది సబ్ సెటా కాదా అని కూడా తెలుసుకోవాలి ఇది చాలా సులభమైన చర్య మరియు మనం ఈ క్రియనే ఉపయోగిస్తాం కాబట్టి దీనిని క్లోజర్ ఆఫ్లలో ఉపయోగపడుతుంది దీనిని క్లుప్తంగా వివరిస్తే ఫంక్షనల్ డిపెండెన్సీ లో మరింత ముందుకెళ్ళి వాటి డెరివేటివ్స్ గురించి కూడా తెలుసుకున్నాం తర్వాతి మాడ్యూల్లో మనం ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి క్షుణ్ణంగా చదువుకుందాం